ఈ ప్రత్యేక మాడ్యూల్కు స్వాగతం ఇక్కడ నిజానికి ఇది మన తదుపరి ఉపన్యాసం మరియు ఈ ఉపన్యాసంలో మనకు రెండు గుణకాలు ఉంటాయి మరియు ఈ రెండు గుణకాల్లో ఆప్ ఆంప్స్పై దృష్టి పెడతాము కాబట్టి మీరు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ను ఎలా డిజైన్ చేయగలరు అని ఇప్పుడు మనం చూశాము సరే ఏదైతే మాస్ఫెట్ యొక్క ఉదాహరణో మరియు సర్క్యూట్ రూపకల్పనకు అదే సాంకేతికత ఉపయోగించబడింది కాబట్టి మాస్ ఫెట్ యొక్క నిర్మాణ ప్రక్రియ మీకు ఒకసారి తెలిస్తే మిగిలిన పరికరాల నిర్మాణ ప్రక్రియ మీకు తెలుస్తుంది సరే కాబట్టి మనం ప్రాథమిక విషయాలతో ప్రారంభించాము మరియు మోనోలిథిక్ పరిచయం మీరు మొదటి తరగతిలో గుర్తు తెచ్చుకుంటే అప్పుడు మనం ఆప్ ఆంప్ను ఎలా తయారు చేయాలో మాస్ ఫెట్ను ఎలా తయారు చేయాలో ఆపై ఎన్ హాన్సమెంట్ రకం యొక్క కొన్ని లక్షణాలను కూడా చూశాము డిప్లిషన్ రకం మాస్ ఫెట్ సరే మనం మాస్ ఫెట్ కోసం ఒకటి లేదా రెండు సమస్యలను పరిష్కరించాము ఇప్పుడు ఆపరేషన్ యాంప్లిఫైయర్లు ఏమిటో చూద్దాం మరియు అబ్బాయిలునేను మీ కోసం ప్రయోగాల సమితిని సిద్ధం చేసాను అది ఈ ప్రత్యేకమైన కోర్సుcourseలో ఒక భాగం అది నేను చూపిస్తాను కాబట్టి ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్లు ఎలా ఉపయోగించవచ్చో మీకు తెలుసు కాబట్టి ఈ రోజు మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం అన్నింటిలో మొదటిది ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఎలా పనిచేస్తుందో మరియు ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఇంతకు ముందు చర్చించినట్లుగా మీరు ఆపరేషన్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడేటప్పుడు ఇది చాలా ఆపరేషన్ల ను సరిగ్గా చేయడానికి ఉపయోగించబడుతుంది అంటే సమ్మింగ్ ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఉపయోగించ వచ్చు మీరు సరైన ఫీడ్ బ్యాక్ ఉపయోగిస్తే అది యాంప్లిఫైయర్ కూడా మీరు మరొక రకమైన ఫీడ్ బ్యాక్ ఉపయోగిస్తే దీన్ని ఆసిలేటర్గా ఉపయోగించవచ్చు కాబట్టి మనం ఆప్ ఆంప్ యొక్క అనేక ఉపయోగాలను చూస్తాము కాబట్టి ప్రారంభించడానికి ఆప్ ఆంప్అంటే ఏమిటి మరియు దాని లక్షణాలు ఏమిటో చూద్దాం సరే మీరు గుర్తుతెచ్చుకుంటే మనం ఈ ఐసిని ఇంతకు ముందే చూశాము ఇప్పుడు ఈ చిప్ లేదా సిలికాన్ చిప్ లో ఏమి ఉందో మీకు తెలుసు మరియు చాలా ట్రాన్సిస్టర్లు ఉంటే కనీసం ఒక ట్రాన్సిస్టర్ను ఎలా నిర్మాణం చేయవచ్చో మీకు తెలుసుఒక ట్రాన్సిస్టర్ అది మీ మాస్ ఫెట్ కాబట్టి మీరు ఒక ట్రాన్సిస్టర్ను నిర్మాణం చేసినప్పుడు మీరు అదే ప్రక్రియలో మిలియన్ల ట్రాన్సిస్టర్ను ప్రచారం చేయవచ్చు మీకు ప్రతిదీ ఒక మాస్ ఫెట్ ఉందా లేదా మీరు పది మాస్ ఫెట్లను అంచనా వేస్తున్నారా అనేది ప్రక్రియ అదే సరైన ప్రక్రియ అదే విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆపరేషన్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడేటప్పుడు మీకు కొంత ఆపరేషన్ యాంప్లిఫైయర్ చరిత్ర అంటే ఎలా ఉద్భవించిందో అది ఎలా కనుగొనబడింది మరియు ఇప్పుడు మనం ఏమి ఉపయోగిస్తున్నాము లేదా మనం ఏ విధమైన ఆప్ ఆంప్స్ ఉపయోగిస్తున్నామో తెలుసుకోవాలి కాబట్టి మనం ఇప్పటికే ఈ ప్రత్యేక అంశాన్ని చర్చించాము కాబట్టి నేను దీని గురించి వివరంగా చెప్పడం లేదు ఆపరేషన్ యాంప్లిఫైయర్ల యొక్క సంక్షిప్త చరిత్రను మీరు చూస్తే వాక్యూమ్ ట్యూబ్ ఆప్ ఆంప్ యొక్క మొదటి నమూనా 1946 లో ఉంది ఇందులో ఆప్ ఆంప్ వాక్యూమ్ ట్యూబ్ నుండి తయారు చేయబడింది సరే అంతకుముందు మీరు ట్రాన్సిస్టర్లను ఇతర ఎలక్ట్రానిక్ భాగాలను మరియు అన్ని విధులు చూస్తే వాక్యూమ్ ట్యూబ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది ఇంకా సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతితో మనం ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి వచ్చాము ఇది మన ఐసి కాబట్టి తరువాతి వాటిలో 1953 లో లభించిన మొదటి వాణిజ్య ఆప్ ఆంప్ ఉంది కాబట్టి మొదటి పేటెంట్ 1946 లో ఉంది మొట్టమొదటి వాణిజ్య ఆప్ ఆంప్ ఇది మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఉంది మరియు ఇది 1953 లో అందుబాటులో ఉంది ఇది ఎలా ఉందో మొదటి వాణిజ్య ఆప్ ఆంప్ ఇప్పుడు మనం 1961 లో వివిక్త ఐసి ఆధారిత ఆప్ ఆంప్స్కు వెళితే వివిక్త ఐసి మనం ఇక్కడ కొన్ని రెసిస్టర్లను చూడగలము మీరు ఇతర భాగాలను ఇక్కడ కొన్ని ట్రాన్సిస్టర్లను చూడవచ్చు కాబట్టి వివిక్త IC ఆధారిత ఆప్ ఆంప్స్ మొదట 1961 లో కనుగొనబడింది కాబట్టి మనం 1946 నుండి ప్రారంభించాము మనం 1961 కి చేరుకున్నాము ఇప్పుడు మొదటి వాణిజ్యపరంగా మోనోలిథిక్ ఆప్ ఆంప్ మొదటి వాణిజ్యపరంగా విజయవంతమైన మోనోలిథిక్ ఆప్ ఆంప్ 1965 లో కనుగొనబడింది మోనోలిథిక్ ఐసిలు లేదా మోనోలిథిక్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ వాణిజ్యపరంగా లభించడం ఇదే మొదటిసారి మరియు ఇది విజయవంతమైంది 1967 లో మనకు మొదటి ఆప్ ఆంప్ వచ్చింది ఇది ప్రస్తుతం ఫెయిర్చైల్డ్ చేత అదే ఆపరేషన్ యాంప్లిఫైయర్ మ్యూఎ 741ను ఉపయోగిస్తున్నాము కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం పురోగతికి దారితీస్తే అదే ఇంటిగ్రేటెడ్ సాంకేతిక పరిజ్ఞానం వలన మనకు ఈ ప్రత్యేకమైన ఐసి లభించింది సరే కాబట్టి విషయం ఏమిటంటే మనం 1946 నుండి 1967 కి చేరుకున్నాము కాని ఇప్పటికీ మనం అదే ఆపరేషన్ యాంప్లిఫైయర్ ను ఉపయోగిస్తున్నాము కాబట్టి ఈ రంగం విస్తారంగా ఉంది మీరు మొదట ఆపరేషన్ యాంప్లిఫైయర్లో ఏముందో అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకున్న తర్వాత మెరుగైన ఆపరేషన్ యాంప్లిఫైయర్ ను కూడా తయారు చేయవచ్చు సెమీకండక్టర్ పరికరాల రంగంలో బయోమెడికల్ పరికరాల రంగంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశోధన చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరియు ఈ రంగానికి ఓ మోస్తరు అనలాగ్ సర్క్యూట్ల పరిజ్ఞానం అవసరం ఆప్ ఆంప్స్ పరిజ్ఞానం అవసరం ఐసిల పరిజ్ఞానం అవసరం మరియు అందుకే ఈ కోర్సు ప్రాథమికంగా మారుతుంది లేదా చాలా బలంగా ఉండవలసిన పునాది అనేక ఇతర పరికరాలను సరిగ్గా అర్థం చేసుకోవడాని అందువల్ల సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ లేదా ప్రాథమిక ఎలక్ట్రానిక్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉన్న ఎవరైనా మరియు ప్రతి ఒక్కరూ ఈ కోర్సును ఎంచుకోగలిగే పద్ధతిలో నేను ఈ ప్రత్యేకమైన కోర్సును రూపొందించాను మరియు ఎలక్ట్రానిక్ విషయాలు ముఖ్యంగా ఆప్ ఆంప్స్ MOSFET లు మరియు IC లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన అంశం యొక్క లోతులోకి వెళ్ళడానికి నేను ఇష్టపడటం లేదని నేను మీకు చెప్పాను నేను చెప్పిన చాలా విషయాలు మళ్ళీ మీరు చూస్తారు కారణం మనం విద్యార్థులందరినీ ఒకచోట చేర్చుకోవాలి మరియు ఒక దశకు రావాలి మనం దాని తర్వాత ముందుకు సాగవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక కోర్సు యొక్క పురోగతి అయిన మరొక కోర్సు ఉండవచ్చు కాబట్టి ఏమైనప్పటికీ తెరపైకి తిరిగి వస్తే మనం చూడచ్చు మనకి ఈ ఐసి ఉంది ఇప్పుడు మనకు ఇది ఉన్న తర్వాత నేను చూస్తాను ఈ ఐసిలో ఏమి ఉంది ఆపరేషన్ యాంప్లిఫైయర్లో ఏమి ఉంది కాబట్టి మీరు మా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు మీరు ఒక ఆపరేషన్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు మీరు చూసేది ఐదు టెర్మినల్స్ ఐదు ప్రధాన టెర్మినల్స్ మీరు ఉపయోగిస్తున్నట్లు మీరు చూస్తారు మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ అని చెప్తాము మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అని చెప్తాము మనం సానుకూల సరఫరా ప్రతికూల సరఫరా అని చెప్తాము అవుట్పుట్ అని చెప్తాము ఇప్పుడు ఆఫ్సెట్ కోసం ఉపయోగించే టెర్మినల్ 1 మరియు 5 అనే మరో రెండు టెర్మినళ్లు ఉన్నాయి ఆపై టెర్మినల్ 8 ఉంది ఇది కనెక్ట్ కాలేదు ఇది సరిగ్గా కనెక్ట్ కాలేదు కాబట్టిమనకు 8 టెర్మినల్ ఐసి ఉంది మనం మ్యూ ఎ741 మ్యూఎ741 గురించి మాట్లాడేటప్పుడు సింగిల్ ఆప్ ఆంప్ గురించి మాట్లాడేటప్పుడు 8 టెర్మినల్ ఐసి ఉంటుంది కాబట్టి మనం ఆప్ ఆంప్ గురించి మాట్లాడినప్పుడు మరియు మనం టెర్మినల్స్ గురించి మాట్లాడినప్పుడు మొదటి విషయం మనం అర్థం చేసుకోవలసి ఉంది మనం 7 మరియు 4 టెర్మినల్స్ కి ప్లస్ V మైనస్ V ను అనువర్తనం చేసుకోవలసి వచ్చిందని మనం చూస్తాము వీటిని బయాస్ వోల్టేజ్ అంటారు వీటిని బయాస్ వోల్టేజ్ అంటారు మరియు ఈ వోల్టేజ్ యొక్క ప్రయోజనం మనం ఏదో ఒక సమయంలో చూస్తాము లేదా ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనంతమైన ఇన్పుట్ గైన్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉందని నేను మీకు ఒక ఉదాహరణ ఇవ్వగలను మరియు ఈ అనంతమైన ఇన్పుట్ ఎలా లాభిస్తుంది ఆప్ ఆంప్ అనంతమైన ఇన్పుట్ గైన్ ఉన్నప్పటికీ మీరు పొందగల గరిష్ట అవుట్పుట్ వోల్టేజ్ ఏమిటి మనం అది చూద్దాం సరే చూస్తాము ఇప్పుడే అది ఐదు టెర్మినల్స్ కలిగి ఉందని అర్థం చేసుకోండి దీనికి ఐదు టెర్మినల్స్ పాజిటివ్ సప్లై ఉంది దీనికి నెగటివ్ సప్లై ఉంది దీనికి అవుట్పుట్ టెర్మినల్ ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఉంది చాలా సులభం ఇప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ వ్యతిరేక ధ్రువణతలో ఉంది అంటే నేను ఈ ప్రత్యేకమైన శైలి లో ఇన్పుట్ను వర్తింపజేస్తే ఇక్కడ నా అవుట్పుట్ వ్యతిరేక ధ్రువణత లో ఉంటుంది ఇది 0 డిగ్రీ అయితే మీరు చూడొచ్చుఇది 180 డిగ్రీ అవుట్ అఫ్ ఫేస్ లో ఉంది కాబట్టి ఇది అవుట్ అఫ్ ఫేస్ అవుట్పుట్ యాంటీఫేస్ అవుట్పుట్ ఎప్పుడు మనం టెర్మినల్ నంబర్ టూకి ఇన్పుట్ అనువర్తనం చేసినప్పుడు ఇన్పుట్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నేను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ను వర్తింపజేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఏమి చేస్తాను ఇన్పుట్ వర్తింపజేస్తే అప్పుడు నా అవుట్పుట్ ఫేస్ లోఉంటుంది మీరు అదే ధ్రువణతను చూస్తారు అప్పుడు ఆప్ ఆంప్ నిర్మించబడింది కాబట్టి ఇప్పుడు నేను ఇన్వర్టింగ్ వద్ద ఇన్పుట్ను వర్తింపజేస్తే అవుట్పుట్ వ్యతిరేక ధ్రువణత ఉంటుందని మనం సరిగ్గా అర్థం చేసుకున్నాము నాన్ ఇన్వర్టింగ్ వద్ద నేను సిగ్నల్ వర్తింపజేస్తే అవుట్పుట్ ఫేస్ లో ఉంటుంది మరొక విషయం ఏమిటంటే ఆప్ ఆంప్ చిన్న సిలికాన్ చిప్ మీద కల్పించబడింది మరియు ఈ ఆప్ ఆంప్ లో మిలియన్ల మాస్ ఫెట్ లు బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి మరియు ట్రాన్సిస్టర్ను ఎలా తయారు చేయాలో మాస్ఫెట్ ను ఎలా తయారు చేయాలో చూశాము కదా మాస్ ఫెట్ ను ఎలా తయారు చేయాలో మనం చూశాము వాస్తవానికి ప్రక్రియ ప్రవాహం అసలు నిర్మాణం కాదు కనీసం ఇప్పుడు మనకు తెలుసు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఈ ప్రక్రియ ప్రవాహం ఏమిటో మీరు ఎవరైనా అర్థం చేసుకున్నారా అని మీరు అవును అని చెప్పగలరు నేను చేయగలను మరియు మాస్ ఫెట్ ఎలా నిర్మించ బడిందో నాకు తెలుసు కాబట్టి మనకు ఒక సిలికాన్ చిప్లో మిలియన్ల మాస్ ఫెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు చిన్న సిలికాన్ చిప్ కాబట్టి ఇప్పుడు ఈ ఆప్ ఆంప్ ఒక చిన్న సిలికాన్ చిప్లో నిర్మించబడి తగిన సందర్భంలో ప్యాక్ చేయబడిందని మనం చూశాము చక్కటి గేజ్ వైర్లు చిప్ను బాహ్య లీడ్లకు కనెక్ట్ చేయడానికి మీరు ఉపయోగించారు మనం దీనిని మునుపటి స్లైడ్లో చూశాము ఇప్పుడు ట్రాన్సిస్టర్ల కంటే ఆప్ ఆంప్ యొక్క కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలను చూద్దాం మొదటిది ఆప్ ఆంప్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో నిర్మించిన చాలా ఎక్కువ గైన్ యాంప్లిఫైయర్ ఇది అధిక గైన్ యాంప్లిఫైయర్ సరే ఇది పిన్ హెడ్ సైజులో రిజిస్టర్ చేయబడితే ట్రాన్సిస్టర్ల కలయికను కలిగి ఉంటుంది అంటే మీరు ఒక చిన్న సిలికాన్ చిప్ తీసుకున్నప్పుడు దీనికి చాలా సర్క్యూట్లు ఉన్నాయి వీటిలో ట్రాన్సిస్టర్లు రెసిస్టర్లు FET లు మొదలగునవి ఉంటాయి మరియు ఇది చాలా ఎక్కువ గైన్ అధిక గైన్ సరే కాబట్టి ఆప్ ఆంప్ గురించి మనం అర్థం చేసుకున్న రెండు విషయాలు ఇది చాలా ఎక్కువ గైన్ కలిగి ఉంది మరియు దీనికి చాలా భాగాలు ఉన్నాయి అప్పుడు ఆప్ ఆంప్స్ యొక్క అనువర్తనాలు ఏమిటి దీనిని ఆడియో యాంప్లిఫైయర్గా ఉపయోగించవచ్చు దీనిని సిగ్నల్ జెనరేటర్గా ఉపయోగించవచ్చు దీనిని సిగ్నల్ ఫిల్టర్గా ఉపయోగించవచ్చు దీనిని బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కి ఉపయోగించవచ్చు మరియు అనేక ఇతర ఉపయోగాలు సరే సిగ్నల్ జెనరేటర్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం ఆప్ ఆంప్ ఉపయోగించి మనం డిజైన్ చేయగల ఫిల్టర్లు మరియు మనం కూడా ఒక ఉదాహరణ తీసుకుంటాము కాబట్టి ఆప్ ఆంప్ యొక్క ప్రయోజనాలు ఏమిటి ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ పై ఆప్ ఆంప్ ఎందుకు ఉపయోగించాలి అని చెప్పిన తరువాత ట్రాన్సిస్టర్ బేస్ యాంప్లిఫైయర్ సిఇ యాంప్లిఫైయర్ సిసి యాంప్లిఫైయర్ సిబి యాంప్లిఫైయర్ చూశాము నేను ఆప్ ఆంప్ను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది నేను ఆప్ ఆంప్ను ఎందుకు ఉపయోగించాను ఇవి చాలా ఉదాహరణలు చాలా ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్లు ఉన్నాయి కాబట్టి ఆప్ ఆంప్ యొక్క ప్రయోజనం మొదట తక్కువ విద్యుత్ వినియోగం తరువాత ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఐసి కొన్నప్పుడు అది 15 రూపాయలు 15 భారతీయ రూపాయలు కాబట్టి ఇది నిజంగా చౌకగా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అప్పుడు ఐసి చాలా చిన్న ఐసి కాబట్టి మీకు ఐసి చిన్నది సరే అప్పుడు మీరు చూసేది చాలా చిన్నది మరియు అందుకే ఇది మరింత కాంపాక్ట్ మరింత నమ్మదగినది చివరగా అధిక గైన్ పొందవచ్చు మరియు డిజైన్ చాలా సులభం డిజైన్ చాలా సులభం ఎందుకంటే నేను విలోమ యాంప్లిఫైయర్ చేయాలనుకుంటే నేను ఆప్ ఆంప్ కలిగి ఉంటే నేను రెండు రెసిస్టర్లు ఉంచాలి మరియు అది అంతే నేను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను చేయాలనుకుంటే మళ్ళీ రెండు రెసిస్టర్లు ఉంచాలి అది అదే ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ ఒక కెపాసిటర్ ఒక రెసిస్టర్ మరియు అది సరైనది అవుతుంది ఆసిలేటర్ LC లేదా R ఒక నిర్దిష్ట నిర్మాణం ప్రత్యేక కలయికలో నేను ఆసిలేటర్లను పొందగలను కాబట్టి మనం ట్రాన్సిస్టర్ ఆధారిత యాంప్లిఫైయర్లపై ఆప్ ఆంప్ను ఉపయోగించినప్పుడు అనలాగ్ సర్క్యూట్ రూపకల్పన చాలా సులభం అవుతుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీకు చాలా ఎక్కువ గైన్ ఉంది మాకు చాలా భాగాలు ఉన్నాయిఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క అనువర్తనాలు చాలా ఉన్నాయి మరియు ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్లపై ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క అనేక ప్రయోజనాలు ఉన్నాయి ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ సరైనది తదుపరి లక్షణాలకు వెళ్దాం ఏమిటి క్షమించండి సరే మనం ఇప్పుడు ఐడియల్ కార్యాచరణ యాంప్లిఫైయర్లు ఐడియల్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాము సరే ఆపై మనం దానిని నిజం లేదా ఆచరణాత్మకంగా చూస్తాము కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన అంశాలు మీరు ఈ పాయింట్లను గుర్తుంచుకుంటే మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్స గురించి మాట్లాడేటప్పుడు ఇవి అనేక మార్గాల్లో పునరావృతమవుతాయి మొదటి పాయింట్ అది అనంతమైన వోల్టేజ్ గైన్ కలిగి ఉంది ఇది అనంతమైన వోల్టేజ్ గైన్ కలిగి ఉంది మరియు వోల్టేజ్ వ్యత్యాసం ఇన్పుట్ అనంతంగా పెద్దది అవుతుంది అంటే నేను అనువర్తనం చేస్తే కాబట్టి దీని అర్థం అనంతమైన వోల్టేజ్ గైన్ అంటే నాకు ఆప్ ఆంప్ ఉందని అనుకుందాం మరియు నాకు టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఉంది ఇన్వర్టింగ్ టెర్మినల్ నేను గ్రౌండ్ చేస్తున్నానని అనుకుందాం నాన్ ఇన్వెర్టింగ్ టెర్మినల్ నేను ఒక సిగ్నల్ను వర్తింపజేస్తున్నాను అంటే 1 వోల్ట్ 1 వోల్ట్ పీక్ టు పీక్ మరియు ఎంత అనంతమైన వోల్టేజ్ గైన్ ఉందో అంటే దాని అర్ధం అవుట్పుట్ వద్ద నేను 100 వోల్ట్లపీక్ టు పీక్ ఉత్పత్తి చేయగలనా ఎందుకంటే దీనికి అనంతమైన గైన్ ఉంది కాబట్టి అనంతమైన వోల్టేజ్ గైన్లో నేను అనంతమైన వోల్టేజ్ కలిగి ఉండ గలను నేను 1 మిలియన్ రెట్లు అవుట్పుట్ పొందగలను నేను ఇంత వోల్టేజ్ కలిగి ఉంటానా కాబట్టి మనం చూసేది ఏమిటంటే అవుట్పుట్ ఈ అవుట్పుట్ కూడా అనంతమైన వోల్టేజ్ గైన్తో ఉంది అవుట్పుట్ సరఫరా వోల్టేజ్ కంటే ఎక్కువ మించకూడదు కాబట్టి సరఫరా వోల్టేజ్ అంటే మీ ప్లస్ Vcc మీ మైనస్ Vcc కాబట్టి మీ ఇన్పుట్ కూడా చిన్నది 1 వోల్ట్ అని చెప్పండి నేను పొందగలిగే గరిష్ట అవుట్పుట్ 5 వోల్ట్లు మైనస్ 5 వోల్ట్లను చూస్తారు మరియు దాని కంటే కొంచెం తక్కువ దాని కంటే కొంచెం తక్కువ మీరు ప్రయోగాలలో కూడా చూస్తారు అంటే మీరు ఆప్ ఆంప్ను యాంప్లిఫైయర్గా ఉపయోగించవచ్చు మరియు దీనికి అనంతమైన వోల్టేజ్ గైన్ ఉంది కానీ అది మళ్ళీ సరఫరా వోల్టేజ్ లేదా మనం ఆప్ ఆంప్లో వర్తించే బయాస్ వోల్టేజ్ ద్వారా నిర్వహించబడుతుంది అప్పుడు మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ అంతటా వర్తింపజేస్తాము అనంతమైన వోల్టేజ్ గైన్ సరే అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం ప్రాక్టికల్ ఆప్ ఆంప్స్లో ప్రయోగాత్మక ఆప్ ఆంప్స్లో ఉన్న గైన్ చాలా ఎక్కువగా ఉందని మీరు చూస్తారు నిజం దాదాపు ఎక్కువ విలువ ఉంటుంది సరే తరువాతది అనంతమైన ఇన్పుట్ ఇమ్పిడెన్సు అనంతమైన ఇన్పుట్ ఇమ్పిడెన్సు కాబట్టిఆప్ ఆంప్ లో కరెంట్ ప్రవహించదు సరే ఎందుకంటే ఇంపిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటే కరెంట్ ప్రవహించదు సరే ఒకవేళ నేను రెసిస్టన్స్ గురించి మాట్లాడితే రెసిస్టన్స్ చాలా ఎక్కువగా ఉంటే కరెంట్ ప్రవహించ గలదా అది ప్రవహించ లేదు సరే అదే విధంగా ఇంపిడెన్స్చాలా ఎక్కువగా ఉంటే కరెంటు ప్రవాహం ఇన్పుట్లలోకి ప్రవహించదు కరెంటు ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్లోకి ప్రవహించదు ఇప్పుడు ప్రయోగాత్మక ఆప్ ఆంప్స్లో లేదా ప్రాక్టికల్ ఆప్ ఆంప్స్లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ శక్తికి 10 గురించి 12 ఓంలు FET ఆధారిత ఆప్ ఆంప్స్కు ఇప్పుడు అది అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉంది అయితే దీనికి అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ఎందుకు ఉంది ఎందుకంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ మనం ఫెట్మాస్ ఫెట్ లను సరైన మాస్ ఫెట్ లను ఉపయోగిస్తున్నాము దీనికి చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంది మనకు సరిగ్గా తెలిసిన ఇంపిడెన్స్ కాబట్టి ఆప్ ఆంప్ యొక్క మొదటి దశ ఏమిటి మరియు ఆప్ ఆంప్ యొక్క చివరి దశ ఏమిటి అని కూడా మీరు చూడాలి కాబట్టి ఆప్ ఆంప్ యొక్క మొదటి దశలో ఏమి ఉందో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆప్ ఆంప్ యొక్క మొదటి దశ రూపకల్పన చేసిన యాంప్లిఫైయర్ చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉందని మీరు చూస్తారు మరియు ఆప్ ఆంప్ యొక్క చివరి దశలో ఉన్న యాంప్లిఫైయర్ చాలా తక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉంది అందువల్ల ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్గురించి మనం చూసినప్పుడు అది అనంతం లేదా ఇది చాలా ఎక్కువ మనం అవుట్పుట్ ఇంపిడెన్స్ గురించి మాట్లాడేటప్పుడు అది 0 లేదా అది తక్కువగా ఉంటే అది తక్కువ సరే చివరిది అనంతమైన వేగవంతమైనది ఇది చాలా వేగంగా ఉంటుంది ఇది అనంతమైన బ్యాండ్విడ్త్ను కలిగి ఉంది ఇది మనం ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆచరణాత్మకంగా ఇది కొన్ని మెగాహెర్ట్జ్లకు పరిమితం చేయబడింది మరియు స్లీవ్ రేటునుఅర్థం చేసుకోవడం ద్వారా స్లీవ్ రేట్ ను అర్థం చేసుకోవడం ద్వారా కూడా దీనిని నిర్ణయించవచ్చు అంటే నేను ఈ సిగ్నల్ను ఇన్పుట్లో వర్తింపజేస్తే అవుట్పుట్లో సంబంధిత మార్పును ఒకేసారి చూడగలను కాబట్టి ఆ లోపం ఏమిటి నా ఆప్ ఆంప్ అవుట్పుట్ ఎంత వేగంగా ఇన్పుట్ను ట్రాక్ చేయగలదు తద్వారా అది స్లీవ్ రేట్ ద్వారా ఉంటుంది ఎందుకంటే నేను తరువాత కూడా స్లీవ్ రేటును మీకు చూపిస్తాను కాబట్టి మనకు సెకనుకు 0 5 నుండి 20 మైక్రో వోల్ట్ల చొప్పున స్లీవ్ రేటు ఉంది మీ బ్యాండ్విడ్త్ అయిన కొన్ని మెగాహెర్ట్జ్ పరిధిని మనం పరిమితం చేసాము అది మీ బ్యాండ్విడ్త్ అయినప్పటికీ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఇది అనంతమైన వేగవంతమైనది కాబట్టి ఇక్కడ నుండి మనం అర్థం చేసుకున్నది అనంతమైనవోల్టేజ్ గైన్తో అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ సున్నా అవుట్పుట్ ఇంపిడెన్స్ అనంతమైన వేగవంతమైన ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క నాలుగు ప్రధాన లక్షణాలను మనం అర్థం చేసుకున్నాము వాస్తవ ఆప్ ఆంప్ విషయంలో ప్రాక్టికల్ ఆప్ ఆంప్ విషయంలో వోల్టేజ్ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకున్నాము ఇన్పుట్ చాలా ఎక్కువ పరిధిలో పెద్దది అవుతుంది కాని అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ చాలా ఎక్కువ కానీ అనంతమైన అవుట్పుట్ కాదు ఇంపిడెన్స్ సున్నాకి దగ్గరగా ఉంటుంది కానీ సున్నా కాదు ఇది అనంతమైన వేగవంతమైనది కాదు కానీ ఇది చాలా వేగంగా ఉంటుంది మరియు ఇది కొన్ని మెగాహెర్ట్జ్ పరిధికి పరిమితం చేయబడింది ప్రాక్టికల్ ఆప్ ఆంప్స్ సరైన సందర్భాలు ఇవి మొదటిది నేను ఇక్కడ తీసుకుంటున్న మొదటిది ఇవన్నీ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ లక్షణాలు చాలా సులభం ఇప్పుడు మీరు ఆపరేషన్ యాంప్లిఫైయర్ను ఉపయోగించినప్పుడల్లా మీరు బంగారు నియమాలను అర్థం చేసుకోవాలి ఈ బంగారు నియమాలు ఏమిటి బంగారు నియమాలు రెండు ఉన్నాయి op amp ఏదైనా ప్రతికూల ఫీడ్బ్యాక్ అమరికలో చేయబడినప్పుడు అది క్రింది రెండు నియమాలను పాటిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రతికూల ఫీడ్ బ్యాక్ అమరికలో op amp ఆకృతీకరించబడినప్పుడు వ్రాసినది చాలా స్పష్టంగా మీరు చూస్తారు కాబట్టి ఈ బంగారు నియమాలు మీకు ప్రతికూల ఫీడ్ బ్యాక్ కలిగి ఉన్నప్పుడు మీకు ప్రతికూల ఫీడ్ బ్యాక్ కలిగి ఉన్నప్పుడు ఉంటాయి కాబట్టి ఈ క్రింది నియమాలు ఏమిటి కాబట్టి మొదటి నియమం ఏమిటంటే ఆప్ ఆంప్కు ఇన్పుట్లు కరెంటు తీసుకోదు లేదా సోర్స్ లేదా డ్రైన్ కరెంటు తీసుకోవు అంటే ఇక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కు ఇన్పుట్ కరెంట్ 0 మరియు ఫీడ్ బ్యాక్ ఉందా లేదా అనేది పట్టింపు లేదు ఇది నిజం ఫీడ్బ్యాక్ లేనప్పుడు కూడా మొదటి గోల్డెన్ రూల్ ఆప్ ఆంప్ ఇన్పుట్స్ కరెంట్ తీసుకోవు రెండవది ఆప్ ఆంప్ ఈ రెండింటి మధ్య వోల్టేజ్ వ్యత్యాసాన్ని సున్నా చేయడానికి అది చేయగలిగినంత చేస్తుందికాబట్టి ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ ఈ రెండు టెర్మినళ్ల మధ్య లేదా ఇన్పుట్ టెర్మినళ్ల మధ్య వ్యత్యాసాన్ని సున్నా గా మార్చడానికి ఆప్ ఆంప్ అది చేయగలిగినంత చేస్తుంది వోల్టేజ్ వ్యత్యాసం సున్నా సరే కాబట్టి వోల్టేజ్ వ్యత్యాసాన్నిఅంటే V1 V2 ని సున్నా గా మార్చడానికి op amp ఏమైనా చేస్తుంది రెండు బంగారు నియమాలు అర్థం చేసుకోబడ్డాయి మొదటిది op amp లోపల ఇన్పుట్ కరెంట్ లేదు ఎందుకంటే ఇన్పుట్ కరెంట్ op amp డ్రా చేయలేదు ఎందుకంటే కరెంట్ ఉండదు రెండవది వోల్టేజ్ వ్యత్యాసం సరే కాబట్టి రెండు ఇన్పుట్ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసం సున్నా అవుతుంది ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఇన్పుట్ వోల్టేజ్ వ్యత్యాసం లేదా వోల్టేజ్ వ్యత్యాసం సున్నాగా ఉండటానికి ఈ ఆప్ ఆంప్ అది ఏమైనా చేస్తుంది ఇవి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను అర్థం చేసుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవలసిన రెండు బంగారు నియమాలు కాబట్టి నేను తరువాతి స్లైడ్కు వెళ్తే నేను చూస్తాను నేను ఐడియల్ ఆప్ ఆంప్ వర్సెస్ రియల్ ఆప్ ఆంప్తో పోల్చడం చూస్తాను కాబట్టి మీరు చూసే స్లైడ్ పై దృష్టి పెట్టండి అని మీరు చెప్పగలిగితే పారామీటర్స్ ఐడియల్ ఆప్ ఆంప్ కోసం రాయబడ్డాయుమరియు అక్కడ రియల్ ఆప్ ఆంప్ ఉంది లేదా ప్రాక్టికల్ ఆప్ ఆంప్ ఉంది ఇక్కడ మీరు చూడండి అదే మనం చర్చించుకుంటున్నాము సరే డిఫరెన్షియల్ వోల్టేజ్ గైన్ లేదా అనంతమైన వోల్టేజ్ గైన్ రెండవది బ్యాండ్విడ్త్ ప్రోడక్ట్ అనంతమైన బ్యాండ్విడ్త్ ప్రోడక్ట్ అనంతమైన ఇన్పుట్ రెసిస్టన్స్ అవుట్పుట్ రెసిస్టన్స్ సున్నా సరే ఇది మనం చూసినది కానీ మనం రియల్ ఆప్ ఆంప్ గురించి మాట్లాడితే లేదా ప్రాక్టికల్ ఆప్ ఆంప్ గురించి మాట్లాడితే అది అనంతం కాదని అది చాలా ఎక్కువ అని మనం చూస్తాము ఇది సున్నా కాదు ఇది తక్కువ లేదా సున్నా కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది ఐడియల్ వర్సెస్ రియల్ ఆప్ ఆంప్ ఇది మీ ఓపెన్ లూప్ గైన్ ఇన్పుట్ డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ Vi1 Vi2 ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కనెక్షన్ లేదు ఎందుకంటే అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ సరే సున్నా రెసిస్టన్స్ ఉంది సరే మీరు ఈ ఐడియల్ ఆప్ ఆంప్ ని గమనించినట్లైతే దీనికి సున్నా నిరోధకత ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది అనంత అవకలన వోల్టేజ్ గైన్తో ఉంది మీరు ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనంతం చూడాలి మీరు ఇక్కడే చూడవచ్చు వాస్తవ ఆప్ ఆంప్ విషయంలో అసలు ఆప్ ఆంప్ విషయంలో అది అదే సర్క్యూట్ అవుతుంది కానీ ఇక్కడ మనంరెసిస్టన్స్ ఉంచవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు కొంత నిరోధక విలువ ఉంది అది చాలా ఎక్కువ కానీ ఇప్పటికీ అది ఉంది కాబట్టి మనం ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య రెసిస్టిర్ ను ఉపయోగించాము అప్పుడు మనకు చాలా ఎక్కువ గైన్ చాలా ఎక్కువ గైన్ రెసిస్టర్ 106 నుండి 1012 ఓంల వరకు ఉందని మీరు చూస్తారు ఇది చాలా ఎక్కువ గైన్105 నుండి 109 వరకు ఉంది అప్పుడు తక్కువ నిరోధకత తక్కువ అవుట్పుట్ నిరోధకతను కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పటికీ రెసిస్టన్స్ ఉంది ఇది 0 కాదు కాబట్టి మనం ఐడియల్ op amp లో చూసినట్లుగా మీరు కనెక్ట్ చేయలేరు మనం ఒక రెసిస్టిర్ ఉంచాలి మనం ఒక రెసిస్టర్ను కుడివైపుకి చొప్పించాలి అదే మనం ఒక రెసిస్టర్ను చొప్పించాము మరియు ఈ రెసిస్టర్ విలువ తక్కువ సరే చివరగా మనం అవుట్పుట్ వోల్టేజ్ను చూపుతున్నాము ఇక్కడ కూడా మనం అవుట్పుట్ వోల్టేజ్ చూపించాము ఆపరేషన్ యాంప్లిఫైయర్యొక్క సమానమైన సర్క్యూట్ను మనం ఈ విధంగా గీయవచ్చు ఈ విధంగా మీరు ఐడియల్ కి సమానమైన సర్క్యూట్ను వాస్తవమైన లేదా ఆచరణాత్మక ఆప్ ఆంప్ఐడియల్ లేదా వాస్తవమైన లేదా ఆచరణాత్మక ఆప్ ఆంప్ సులభంగా గీయవచ్చు ఇప్పుడు విద్యుత్ సరఫరాను చూద్దాం కాబట్టి నేను 7 మరియు 4 వైపున ఆప్ ఆంప్కు ప్లస్ 15 వోల్ట్లు మరియు మైనస్ 15 వోల్ట్లను వర్తింపజేస్తే విద్యుత్ సరఫరా సమతుల్యతతో ఉంటుంది ఎందుకంటే రెండూ ఒకే ప్లస్ 15 మైనస్ 15 కానీ కొన్ని సందర్భాల్లో మనం ప్లస్ 15 వోల్ట్లు మరియు మైనస్ 12 వోల్ట్లు ప్లస్ 15 వోల్ట్లు మరియు మైనస్ 12 వోల్ట్లను అసమతుల్య విద్యుత్ సరఫరాగా వర్తింపజేస్తాము అసమతుల్య విద్యుత్ సరఫరా సరే కాబట్టి op amp పనిచేస్తుంది op amp ద్వంద్వ విద్యుత్ సరఫరాపై పనిచేస్తుంది అయితే కొన్నిసార్లు ఒక టెర్మినల్ను ఇలా గ్రౌండ్ చేయవచ్చని కూడా చూస్తాము మరియు ఒక టెర్మినల్ మాత్రమే మనం కొంత వోల్టేజ్ను ఉపయోగిస్తున్నాము ఏమైనప్పటికీ సాధారణంగా ద్వంద్వ విద్యుత్ సరఫరాపై పనిచేస్తుంది అది విషయం ద్వంద్వ విద్యుత్ సరఫరా ప్లస్ మైనస్ 9 ప్లస్ మైనస్ 12 ప్లస్ మైనస్ 15ప్లస్ మైనస్ 22 సరే ఇవి ద్వంద్వ విద్యుత్ సరఫరా మరియు నేను దానిని ఉద్దేశపూర్వకంగా చదివేటట్లు ఉంచాను తద్వారా ఎక్కువ సమయం మనం ప్లస్ మైనస్ 15 వోల్ట్లను వర్తింపజేస్తున్నామని మీరు చూస్తారని మీరు అర్థం చేసుకోవచ్చు మనం ప్లస్ మైనస్ 15 వోల్ట్లను వర్తింపజేస్తున్నాము ఇప్పుడు అవుట్పుట్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య అవుట్పుట్ తీసుకోబడింది సింగిల్ ఎండ్ అవుట్పుట్ అంటారు కాబట్టి మనకు ఇప్పటికే తెలిసిన అవుట్పుట్ తీసుకుంటే అది మీ సింగిల్ ఎండ్ అవుట్పుట్ అవుట్పుట్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య అవుట్పుట్ అప్పుడు ఒకే అంతర్గత కానీ కొన్నిసార్లు మనం అవుట్పుట్ 7 నుండి మరియు 4 నుండి 7 మరియు 4 నుండి డబుల్ ఎండ్ అవుట్పుట్ అంటారు దీనిని డబుల్ ఎండ్ అవుట్పుట్ అంటారు కాబట్టి అది ఏమిటి రెండు టెర్మినల్స్ మధ్య తీసుకున్న ఉత్పత్తిని గ్రౌండ్ కి సంబంధించ కుండా డబుల్ ఎండ్ అవుట్పుట్ లేదా బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటారు ఎందుకంటే టెర్మినల్స్ ఏవీ గ్రౌండ్ చేయబడవు కాబట్టి దీనిని ఫ్లోటింగ్ అవుట్పుట్ అని కూడా పిలుస్తారు ఈ ప్రత్యేక సందర్భంలో సింగిల్ ఎండ్ అవుట్పుట్ మీరు ఇక్కడ చూస్తారు రెండవ టెర్మినల్ ఒక టెర్మినల్ గ్రౌండ్ ఉంది కాబట్టి దీనిని తేలియాడేది కాదు తేలుతున్నది కాదు అని కూడా పిలుస్తారు కానీ ఈ ప్రత్యేక సందర్భంలో మీరు ఇక్కడ నుండి అవుట్పుట్ తీసుకుంటున్నారు 7 మరియు 4 మధ్య ఇక్కడ చూడండి కానీ పిన్ ఏదీ గ్రౌండ్ కాలేదు మరియు అది ఎందుకు దీనిని ఫ్లోటింగ్ అవుట్పుట్ అని కూడా పిలుస్తారు సరే దీనిని డబుల్ ఎండ్ అవుట్పుట్ అని కూడా అంటారు కాబట్టి ఆప్ ఆంప్స్ విద్యుత్ సరఫరా మరియు ఆప్ ఆంప్ అవుట్పుట్ల గురించి మనం అర్థం చేసుకుంటున్నది అవి ఎలా పరిగణించబడుతాయి అవి సింగిల్ ఎండ్ గా పరిగణించబడుతాయా లేదా అవి డబుల్ ఎండ్ గా పరిగణించబడుతాయా అనేది మనం సమతుల్య విద్యుత్ సరఫరాను వర్తింపజేస్తున్నామా లేదా మనం అసమతుల్య విద్యుత్ సరఫరాను వర్తింపజేస్తున్నామా అనే దాని పైన ఆధారపడి ఉంటుంది సరే కాబట్టి నేను తరువాతి విభాగానికి వెళితే అది ఆప్ ఆంప్స్లో ఫీడ్బ్యాక్ అవుతుంది కాబట్టి నేను ఏమి చేయబోతున్నానంటే ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను ఈ ప్రత్యేకమైన స్లైడ్లో పూర్తి చేద్దాం ఆప్ ఆంప్ ఏమిటి ఆప్ ఆంప్ యొక్క బంగారు నియమాలు ఏమిటి మరియు ఓపెన్ యొక్క లక్షణాలు ఏమిటి మరియు ఏమిటి విద్యుత్ సరఫరా అసమతుల్యత లేదా సమతుల్య విద్యుత్ సరఫరా అదే విధంగా సింగిల్ ఎండ్ లేదా డబుల్ ఎండ్ అవుట్పుట్ ఇప్పుడు తరువాతి మాడ్యూల్లో మనం చూసేది ఆపరేషన్ యాంప్లిఫైయర్ను మరింత అర్థం చేసుకుందాం అప్పటి వరకు మీరు ఏమిచేస్తారంటే మీరు మళ్ళీ ఈ స్లైడ్లను చూస్తారు ఇవి చాలా సులభం చాలా ప్రాథమిక స్లైడ్లు నేను మిమ్మల్ని చూస్తాను నేను మిమ్మల్ని తరువాతి మాడ్యూల్ లో చూస్తాను ఇక్కడ ఆప్ ఆంప్స్ ఏమిటో అర్థం చేసుకుంటాము అవి ఏమి కలిగి ఉంటాయి మరియు ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క పారామితులు ఏమిటి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను బై